మనం ఒక తయారీ కర్మాగారం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఉన్నతమైన స్థానం లో 2 విభిన్న ఎంటిటీల గురించి మాట్లాడుతున్నాము ఒకటి కార్మికులు వారు ఆ ప్లాంట్లో పనిచేస్తున్నారు మరియు రెండవది ప్లాంట్లో ఉన్న పరికరాలు ప్లాంట్లో ఉన్న యంత్రాలు ఈ రెండు ఎంటిటీలను భద్రపరచడం మరియు వాటి భద్రతకు భరోసా కల్పించడం వాటి యొక్క భౌతిక భద్రత మరియు వాటి కార్యకలాపాలు కూడా చాలా ముఖ్యమైనవి అన్ని ఆధునిక ఉత్పాదక కర్మాగారాలలో ప్లాంట్ రక్షణ మరియు భద్రత చాలా ముఖ్యం ఇప్పుడుముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం ఎం చేయగలం విషయాలను తెలివిగా ఎలా చేయగలం మరియు ఇప్పుడు మనం IIoT మరియు పరిశ్రమ 4 0 గురించి మరియు వాటి అమలు గురించి మాట్లాడుతున్నాము స్మార్ట్ ప్లాంట్ భద్రత మరియు భద్రతా పర్యవేక్షణ మరియు నియంత్రణ వ్యవస్థను రూపొందించడానికి మనం IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించగలం మొదట కేస్ స్టడీని చూద్దాం నేను దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అమలు చేయబోతున్నాను ఒక ప్రత్యేక ఉదాహరణను చూద్దాం ఒక సాధారణ ఉత్పాదక కర్మాగారంలో ఇది ఒక తయారీ కర్మాగారం ఒక సాధారణ ఉత్పాదక కర్మాగారంలో వేర్వేరు సౌకర్యాలు వేర్వేరు భవనాలు వేర్వేరు పనులు చేయడానికి అన్నింటికీ వేర్వేరు సౌకర్యాలు ఉంటాయి ఈ ఉత్పాదక యూనిట్లు గుణకారాలలో ఉండగల ఉత్పాదక యూనిట్ అని కూడా చెప్పబోతున్నాం ఈ ఉత్పాదక యూనిట్లను ఒకదానితో ఒకటి అనుసంధానించవచ్చు తద్వారా ఒక యూనిట్ నుండి అవుట్పుట్ మరొక యూనిట్కు ఇన్పుట్గా వెళుతుంది మరియు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది వేర్వేరు ఉత్పాదక యూనిట్లు ఉండవచ్చు అవి మళ్ళీ కనెక్ట్ కానున్నాయి ఒక యూనిట్ నుండి అవుట్పుట్ మరొక యూనిట్కు ఇన్పుట్గా వెళుతుంది మళ్ళీ రెండవ యూనిట్ నుండి అవుట్పుట్ మూడవదానికి ఇన్పుట్గా వెళుతుంది మరియు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది మనం ఉత్పాదక యూనిట్లను కలిగి ఉండబోతున్నాం మనకు వేర్వేరు ట్రక్కులు లేదా వస్తువుల యొక్క ఇతర ఇతర వాహకాలు వంటి విభిన్న లాజిస్టిక్ సౌకర్యాలు కూడా ఉండబోతున్నాయి మరియు మనకు నీటి చెరువు వంటి కొన్ని పర్యావరణ సౌకర్యాలు ఉండవచ్చు ఇది చాలా ఉన్నత స్థాయిలో ఉత్పాదక సౌకర్యం లేదా ఉత్పాదక కర్మాగారం ప్రాథమికంగా ఎలా ఉంటుందో చూడొచ్చు కానీ ఇందులో ఒక విషయం వదిలేసాను అది నేను జీవించని విషయాల గురించి మాత్రమే మాట్లాడాను మనం వస్తువుల గురించి మాత్రమే మాట్లాడాము భవనాల గురించి తయారీ యూనిట్ల గురించి మాట్లాడాము కానీ నేను ముఖ్యమైన భాగం కార్మికుడు గురించి చెప్పడం మర్చిపోయాను మరియు మనకు ఇలాంటి తయారీదారులు చాలా మంది ఉన్నారు వీరు ప్రాథమికంగా ఈ ఉత్పాదక కేంద్రంలో పని చేస్తున్నారు మనకు వేర్వేరు కార్మికులు ఉన్నారు మరియు ఈ కార్మికులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం ఉత్పాదక కేంద్రంలో నేను మీకు ప్రారంభంలో చెప్పినట్లుగా 2 రకాల విషయాలు గురించి విస్తృతంగా చెప్పాలి ఒకటి కార్మికులు మరియు రెండవది ప్రాథమికంగా అక్కడ ఉన్న వివిధ సౌకర్యాలు వివిధ పరికరాలు యంత్రాలు మరియు మొదలైనవి తయారీ విభాగంలో తయారీ కర్మాగారంలో ఇవి 2 ప్రధాన విషయాలు మనం ఈ రెండింటి యొక్క భద్రత మరియు రక్షణ నిర్ధారించాల్సిన అవసరం ఉందని మనం పర్యవేక్షించాలి మళ్ళీ IoT సెన్సార్లు మరియు ఇతర పద్ధతులు మనం ఇంతకుముందు నేర్చుకున్న సాంకేతికతలు చేయడంలో సహాయపడతాయి కార్మికుల భద్రత కోసం మనం ఈ కార్మికులను వారి శారీరక పారామితులను పర్యవేక్షించడానికి వేర్వేరు సెన్సార్లతో అమర్చవచ్చు కార్మికుల కోసం మనం వారి శారీరక పారామితులను పర్యవేక్షించగలము వారి పని యొక్క ఎర్గోనామిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి మనకు వేర్వేరు సెన్సార్లు ఉండవచ్చు మరియు అదేవిధంగా ఈ వేర్వేరు కార్మికులు వారి కార్యకలాపాలు వారి ఆరోగ్య స్థితి వారి కార్యాలయం మరియు నిరంతరం పర్యవేక్షించడానికి వివిధ రకాల సెన్సార్లతో అమర్చవచ్చు ఈ విధంగా ఇతర సెన్సార్లు కూడా ఉన్నాయి మరియు ఈ ఉత్పాదక సదుపాయంలోనే అమర్చవచ్చు ఇవి వేర్వేరు ఇతర సెన్సార్లు ఈ ట్రక్కులు వేర్వేరు సెన్సార్లతో అమర్చవచ్చు ఈ తయారీ యూనిట్లు వేర్వేరు సెన్సార్లను కలిగి ఉంటాయి ఈ యూనిట్లలో వేర్వేరు యంత్రాలు ఉన్నాయి ఇవి వేర్వేరు సెన్సార్లతో అమర్చబడతాయి ఈ ప్రాణములేని వస్తువుల నుండి ఈ సెన్సార్లు మరియు ఈ జీవులకు అమర్చిన సెన్సార్లు చాలా డేటాను పంపిస్తాయి మరియు మనం ఇంతకుముందు చూసినట్లుగా ఈ డేటాను సేకరించవచ్చు నిల్వ చేయవచ్చు మరియు విశ్లేషించవచ్చు ఏమి జరుగుతుందో అంతర్దృష్టిని పొందడానికి నిల్వ మరియు విశ్లేషించవచ్చు వివిధ వస్తువులు వేర్వేరు యంత్రాలు వాటిలో పనిచేసే కార్మికులు మరియు మరెన్నో భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి తయారీ కర్మాగారంలో ఇది ఒక పర్యవేక్షణ ప్రక్రియ నిర్వహణ భాగం లో రిమోట్గా నియంత్రణ కూడా సాధ్యమే మనం ఈ విభిన్న సంస్థలను పర్యవేక్షించడమే కాదు కొన్ని యంత్రాలపై రిమోట్గా నియంత్రణ కలిగి ఉంటాము మనం కొన్ని సంకేతాలను పంపవచ్చు యంత్ర సాధనం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి లేదా కొన్ని పనులను ఒక నిర్దిష్ట మార్గంలో చేయటానికి లేదా అప్పటికే పొరపాటున జరిగిందని తెలుసుకోవటానికి డేటా ఉద్భవించిన మూలానికి కొన్ని ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ తిరిగి వస్తాయి ఈ విభిన్న విషయాలు సాధ్యమే దీనిని అర్థం చేసుకున్న తరువాత మనం ఇప్పుడు తిరిగి వెళ్లి కర్మాగారం భద్రత మరియు రక్షణ యొక్క ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు IIoT మనకు ఎలా సహాయపడుతుంది తెలుసుకుందాం మనం భద్రత మరియు రక్షణ గురించి మాట్లాడుతుంటే మనకు 3 వేర్వేరు ప్రాంగులు ఉన్నాయి ఇది ప్రాథమికంగా చొరబాటు త్రిభుజం యొక్క 3 వేర్వేరు మూలలు ప్రసిద్ధ చొరబాటు త్రిభుజం మూడు వేర్వేరు మూలలను కలిగి ఉంది మూడు వేర్వేరు లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలి మొదటిది మనకు చొరబాటుదారుడు ఉందని అనుకుందాం చొరబాటుదారుడికి ఒక రకమైన ఉద్దేశ్యం ఉంటుంది చొరబాటుదారుడు నిర్దిష్ట పని చేయడానికి ఉద్దేశ్యం ఉంటుంది చొరబాటుదారుడు పరిగణించే రెండవ విషయం ఏమిటంటే ఉద్దేశ్యం ఉంది చొరబాటుదారుడు ఎలా అక్రమంగా చొరబడబోతున్నాడో అన్నది రెండవ విషయం మరియు మూడవది అవకాశం కేవలం చొరబాటు ఉద్దేశ్యం కలిగి ఉండటం మరియు దాదాపుగా మార్గాలు కలిగి ఉండటం చొరబాటుదారుని విజయవంతం చేయదు చొరబాటుదారుడు కూడా చొరబాటుకు అవకాశం కలిగి ఉండాలి మనం కర్మాగారం భద్రత గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు మానవులు మరియు కర్మాగారం వనరులు వాటి భద్రత వాటి శ్రేయస్సు ముందు చెప్పినట్లు చాలా ముఖ్యమైనది ఈ వేర్వేరు యంత్రాలు లో పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవడం మరియు ఆ యంత్రాల చుట్టూ లేదా ఆ యంత్రాలతో పాటు పనిచేసే కార్మికులకు ప్రమాదాలు కలిగించకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం కర్మాగారాల భద్రత చాలా ముఖ్యం మనం కర్మాగారాలలో భద్రత మరియు భద్రత గురించి మాట్లాడేటప్పుడు మనం IIoT అమలు గురించి మాట్లాడుతుంటే మనం 3 ప్రధాన విషయాలు పరిగణించాలి మునుపటి ఉపన్యాసం నుండి మనం IIoT గురించి చర్చించినది గుర్తుకుతెచ్చుకోండి IIoT లో మనం కార్యకలాపాలకు మించి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం మరియు కార్యాచరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాము IT OT ఇంటిగ్రేషన్ గురించి మరోసారి మనం తిరిగిచూడాలి ఈ కార్యాచరణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క భద్రతలో పరికర భద్రత యంత్ర భద్రత మరియు వాటిలో పొందుపరిచిన సెన్సార్లు వాటి భద్రత మరియు మొదలైనవి ఉంటాయి ఈ యంత్రాలన్నీ వాటి పరికర భద్రత పరిశీలనలోకి వస్తాయి కానీ మనం ఐటి గురించి మాట్లాడినప్పుడు నెట్వర్క్ సాఫ్ట్వేర్ మొదలైన అదనపు విషయాలు కూడా పరిశీలనలోకి వస్తాయి పరికర భద్రతకు అదనంగా నెట్వర్క్ భద్రత సాఫ్ట్వేర్ భద్రత కూడా ముఖ్యమైనవి ఇది పరికర భద్రతను కలిగి ఉంటుంది ఇది సాంప్రదాయ పరికర భద్రత నుండి మరియు కొత్తగా ఐటి యొక్క ఏకీకరణ కారణంగా నెట్వర్క్ భద్రత మరియు సాఫ్ట్వేర్ భద్రత గురించి మనం ఆలోచించాలి సాఫ్ట్వేర్ భద్రత అనేది అవసరం ఎందుకంటే ఆటోమేషన్ ప్రక్రియలో అమలు చేయబడిన మరియు నడుస్తున్న సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ సురక్షితం కాకపోతే అది విలువైన సమాచారాన్ని దొంగిలించడానికి హాని కలిగించే కేంద్రంగా ఉంటుంది సున్నితమైన కంటెంట్ యొక్క ఈ అధీకృత పర్యవేక్షణ ముఖ్యం సాఫ్ట్వేర్ పాడవకుండా లేదా అనుచితంగా ప్రవర్తించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం సేవా దాడులను తిరస్కరించడం సాఫ్ట్వేర్ ద్వారా నిరోధించబడాలి అందువలన సాఫ్ట్వేర్ భద్రత చాలా ముఖ్యం సాఫ్ట్వేర్ భద్రతలో ప్రామాణీకరణ సమగ్రత మరియు లభ్యతను నిర్ధారించడం జరుగుతుంది IIoT లో భద్రతపై ఉపన్యాసంలో ఈ విభిన్న లక్షణాలను తగినంత వివరంగా చర్చించాము ఈ సాఫ్ట్వేర్ భద్రత ప్రామాణీకరణ సమగ్రత మరియు లభ్యత మరియు వాటి అమలు యొక్క ఈ 3 విభిన్న లక్షణాలను నిర్ధారించాలి పడవ్వని డేటా యొక్క హామీ గురించి సమగ్రత మాట్లాడుతుంది ప్రామాణీకరణ వినియోగదారుని సరిగ్గా గుర్తించడం గురించి మాట్లాడుతుంది మరియు వినియోగదారుడు యంత్రం ద్వారా స్థానికంగా లేదా రిమోట్గా నమోదు చేసిన ఆధారాలు అన్నీ సరైనవని నిర్ధారించుకోవడం మనం ఒక నిర్దిష్ట వినియోగదారుని చట్టబద్ధమైనదిగా ప్రామాణీకరిస్తున్నాము మరియు మూడవది లభ్యత ఇది మొత్తం సమయానికి పనిచేసే సమయం యొక్క నిష్పత్తి గురించి మాట్లాడుతుంది యంత్రం అందుబాటులో ఉండేలా చూసుకోవడం సాఫ్ట్వేర్ సాధ్యమైనంత ఎక్కువ కాలం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి మంచి ప్రోగ్రామింగ్ పద్ధతులను నిర్ధారించడం మంచి ఫైర్వాల్లను వ్యవస్థాపించడం చొరబాట్లను గుర్తించడం మంచి నివారణ చర్యలు మొదలైన వాటికి సంబంధించి వివిధ అవసరాలు ఉన్నాయి IIoT ప్రారంభించబడిన వ్యవస్థలో భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ఇవి కొన్ని పద్ధతులు నెట్వర్క్ భద్రత మొత్తం నెట్వర్క్ను భద్రపరచడం గురించి మాట్లాడుతుంది తద్వారా నెట్వర్క్లోని దుర్బలత్వం నెట్వర్క్లోని హాని కలిగించే పాయింట్లు తగ్గించబడతాయి వివిధ రకాలైన నెట్వర్క్ భద్రతలు ఉన్నాయి అసలు వినియోగదారులు ఆధారంగా సిస్టమ్లో ఎంత ప్రాప్యత ఉండాలి మరియు ప్రాప్యత నియంత్రణ అవగాహనా ఉండాలి అన్ని వినియోగదారులు సిస్టమ్ యొక్క అన్ని విభిన్న భాగాలకు 100 శాతం ప్రాప్యతను కలిగి ఉండరు కొంతమంది వినియోగదారులు కొన్ని భాగాలకు ప్రాప్యత కలిగి ఉంటారు ఇతర వినియోగదారులు సిస్టమ్ యొక్క ఇతర భాగాలకు ప్రాప్యత కలిగి ఉంటారు పాలసీ పత్రాల ద్వారా నిర్దేశించిన అధికారాల ఆధారంగా ఈ ప్రాప్యతను నియంత్రించడం అమలు చేయడం చేయాలి యాంటీవైరస్ యాంటీమాల్వేర్ సాఫ్ట్వేర్ను నెట్వర్క్ను రక్షించడానికి ఉపయోగించాలి ఆపై సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం అప్లికేషన్ లేయర్ సెక్యూరిటీ కూడా అభివృద్ధి చెందాలి వివిధ రకాల భద్రతా సమస్యలు ఉన్నాయి నెట్వర్క్ ద్వారా అసాధారణ ప్రవర్తనను గుర్తించడానికి ప్రవర్తనా విశ్లేషణలు చేయాలి డేటా నష్ట నివారణను నిర్ధారించాలి మరియు ఫిషింగ్ దాడుల నుండి రక్షించడానికి ఇమెయిల్ భద్రతను నిర్ధారించాలి ఫైర్వాల్స్ చొరబాటు నివారణ వ్యవస్థలు చొరబాట్లను గుర్తించే వ్యవస్థలు మొబైల్ పరికర భద్రత ఇవి నెట్వర్క్ భద్రత యొక్క ఇతర కలిగించే విషయాలు నెట్వర్క్ సెగ్మెంటేషన్ ఇది ప్రాథమికంగా నెట్వర్క్ను చిన్న భాగాలుగా విభజిస్తుంది మరియు నెట్వర్క్ సెగ్మెంటేషన్ అయిన విభిన్న ఉపవిభజన భాగాలలో భద్రతా విధానాలను స్పష్టంగా అమలు చేస్తుంది VPN భద్రత సమాచార భద్రత మరియు ఈవెంట్ నిర్వహణ ఇవన్నీ నెట్వర్క్ భద్రతలో భిన్నమైన ఇతర ఆందోళన కలిగించే విషయాలు పరికర భద్రత చాలా ముఖ్యం పరికరాల్లో నిల్వ చేయబడిన సున్నితమైన సమాచారం మరియు స్మార్ట్ఫోన్లు టాబ్లెట్లు ల్యాప్టాప్లు వంటి విభిన్న పరికరాల రక్షణ వాటి పరికర భద్రత చాలా ముఖ్యం విభిన్న పరికరాలను మెరుగుపరిచే ఒక నిర్దిష్ట నెట్వర్క్లోని భాగాలు వాటి భద్రత ఎండ్ పాయింట్ భద్రత VPN భద్రత గేట్వే భద్రత మీకు తెలుసు ఈ విభిన్న నెట్వర్క్ భాగాలు మరియు వాటి భద్రత చాలా ముఖ్యమైనవి ఇమెయిల్ భద్రత అలాగే క్లౌడ్ భద్రత కూడా ఉండాలి ఎందుకంటే క్లౌడ్ చాలా సందర్భాలలో మూడవ పార్టీ నుండి సేవ ఉంటుంది క్లౌడ్ను భద్రపరచడం మరియు ఇంటి వ్యవస్థకు క్లౌడ్ యొక్క ఏకీకరణ మరియు ఇంటి వ్యవస్థ మరియు క్లౌడ్ మధ్య కమ్యూనికేషన్ మరియు వారి భద్రత ఇవి IIoT అమలులో భద్రత యొక్క ఇతర భాగాలు వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ గురించి మనం ఒక ప్రత్యేక ఉపన్యాసంలో చాలా మాట్లాడాము మరియు మీరు గుర్తుచేసుకుంటే ఇవి పరిశ్రమలో కార్మికులకు మొదలైనవాటికీ శిక్షణ ఇవ్వటానికి ప్రక్రియల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగించగల చాలా ముఖ్యమైన భాగాలు వృద్ధి చెందిన రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ మునుపటి ఉపన్యాసంలో మనం సుదీర్ఘంగా చర్చించాము మనం ఇక్కడ మరోసారి ఇక్కడ చర్చింట్లేదు కాని ఒక విషయం నేను ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నాను వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది మనం అర్థం చేసుకున్న విషయం ఉత్పాదక కర్మాగారంలో భద్రత మరియు భద్రతను నిర్ధారించడంలో వృద్ధి చెందిన రియాలిటీ ఎలా సహాయపడుతుందనే దానిపై ఒక స్కీమాటిక్ గీధ్ధాం మన మందరం స్మార్ట్ గ్లాసెస్ గురించి విన్నాము తయారీ విద్యుత్ ప్లాంట్లో భద్రత మరియు భద్రతను మెరుగుపరచడానికి స్మార్ట్ గ్లాసెస్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎనేబుల్డ్ గ్లాసెస్ AR గ్లాసెస్ ఉపయోగించవచ్చు మనకు ఇలాంటి గ్లాస్ ఉందనుకుందాం ఈ గాజును ప్రాథమికంగా వేర్వేరు కార్మికులకు అమర్చవచ్చు ఇవి వర్కర్ గ్లాసెస్ ఇవి AR గ్లాసెస్ కార్మికులు ఉపయోగించే AR లేదా స్మార్ట్ గ్లాసెస్ అని చూపొచ్చు ఈ గ్లాసెస్ వివరాలను పొందడానికి తగిన ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇంప్లిమెంటేషన్లను ఉపయోగించడంలో సహాయపడతాయి విష వాయువుల లీకేజ్ విష వాయువుల లీకేజ్ కానీ ఒక తయారీ కర్మాగారంలో చమురు లీకేజీ కావచ్చు కొన్ని యంత్రంలో కొంత నూనె లీక్ కావచ్చు మరియు ఇతర రసాయనాలు ఇతర రసాయనాల లీకేజీ కావచ్చు ఇవి కొన్ని ఉదాహరణలు ఈ AR ఎనేబుల్డ్ గ్లాసెస్ స్మార్ట్ గ్లాసెస్ ధరించడం ద్వారా లీకేజీని గుర్తించవచ్చు లీకేజ్ ఉంటే లీకేజ్ ఉందని చెప్పొచ్చు ఈ రకమైన సంఘటన వల్ల కార్మికుడు ప్రభావితం కానందున ఈ సౌకర్యం నుండి ఆదేశాలను సురక్షితమైన మార్గం నుండి పొందడం సాధ్యమవుతుంది ప్రాథమికంగా సురక్షితమైన మార్గం అంటే ఈ AR ఎనేబుల్డ్ గాజుకు పంపబడుతుంది ఇలా మనం వేరే ఇతర మార్గాలను కలిగి ఉండవచ్చు అగ్ని లేదా మరేదైనా అవాంఛనీయ సంఘటన ఉన్న చెప్పొచ్చు ఈ AR చే ప్రారంభించబడిన అద్దాల ద్వారా మార్గదర్శకత్వం అందించే దిశలో అవసరమైన చర్యలు తీసుకోండి AR ఎనేబుల్డ్ గ్లాసెస్ పైన చాలా పరిశోధన పనులు జరుగుతున్నాయి కొన్ని పరిశ్రమలు ఇప్పటికే మొదలుపెట్టాయి అవి ఈ AR ఎనేబుల్డ్ గ్లాసెస్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి విభిన్న కార్యాచరణలను అమలు చేస్తున్నాయి ఈ వేర్వేరు AR ఎనేబుల్డ్ గ్లాసెస్లో కస్టమ్ ఫంక్షనాలిటీలు అమలు చేయబడతాయి కార్మికుల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి వీటిని సొంతం చేసుకోవచ్చు అయితే ఈ AR VR ప్రారంభించబడిన పరిష్కారాలు కొత్త ఐటి ఆధారిత పరిష్కారాలు వారు వేర్వేరుగా ఐటి దాడులకు గురవుతారు వేర్వేరు రకాలుగా దాడి చేసేవారు వేర్వేరు దాడులు చేస్తారు దాడి కారణంగా స్క్రీన్ యొక్క కంటెంట్ రాజీపడవచ్చు మరియు ఈ విభిన్న పరికరాలను ఉపయోగిస్తున్న ఈ వేర్వేరు కార్మికులకు అదనపు నష్టాలను కలిగించవచ్చు క్లుప్తంగా ఇది నేను కవర్ చేసినది ఈ ఉత్పాదక కర్మాగారాల్లో భద్రత మరియు భద్రతను మెరుగుపరచడంలో ఈ వృద్ధి చెందిన రియాలిటీ గ్లాసెస్ ఎలా సహాయపడతాయో ఇక్కడ వివరించాను ఉత్పాదక కర్మాగారంలో భద్రత మరియు భద్రతా సమస్యలు ఏమిటి మరియు ఉత్పాదక కర్మాగారంలో ఈ భద్రత మరియు భద్రతా సమస్యలను అమలు చేయడానికి IIoT ఒక రక్షకుడిగా ఎలా రావచ్చు అనే దాని గురించి చర్చించటం మొదలుపెట్టాము తద్వారా పరికరాలను సురక్షితంగా మరియు సురక్షితంగా నిర్వహించవచ్చు మరియు నిల్వ చేయవచ్చు మరియు అవి కూడా మానవ వనరులు కార్మికులు సురక్షితమైన పని వాతావరణాన్ని కలిగి ఉండవచ్చు ఇవి యథావిధిగా మరోసారి భిన్నమైన సూచనలు మరియు దీనితో మనం ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు